హలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం టెక్నాలజీ పార్ట్ 2 మాడ్యూల్ 9 కు స్వాగతం ఈ రోజు మనం ఈ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ failure mode effect analysis సాంకేతికతపై దృష్టి పెడతాము మునుపటి ఉపన్యాసంలో మనం చేసిన దాని గురించి శీఘ్ర రీక్యాప్ ఇస్తాను మేము నాయిస్ కారకాలకు సంబంధించిన వివిధ కారకాలతో పాటు అనేక బాహ్య కారకాలతో పాటు ఇంజనీరింగ్ వ్యవస్థ కు ఉండే సిగ్నల్ కారకాలను గుర్తించడానికి ప్రయత్నించాము మరియు ఆ కారకాలను మళ్ళీ నియంత్రించదగినవి మరియు అనియంత్రితమైనవిగా వర్గీకరించాము తద్వారా చివరికి సిస్టమ్ యొక్క ప్రతిస్పందన ఉత్పత్తి అవుతుంది ఈ కోణంలో మేము ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ను కూడా ఉపయోగించాము మరియు డిజైనర్లకు విలువైన మోడ్ అయిన వేరియబిలిటీ కారకం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము మరియు ఎక్కువగా ఆపరేటర్లకు సంబంధించిన నియంత్రించదగిన కారకాలు ఏమిటో మేము అధ్యయనం చేసాము ఈ రోజు మేము ఈ టెక్నిక్ FMEA ను పరిశోధించబోతున్నాము నాణ్యత నియంత్రణ మరియు నాణ్యత అమలుకు ముఖ్యంగా ప్రక్రియల స్థాయిలో ఇది చాలా ముఖ్యమైన టెక్నిక్ కాబట్టి చాలా పరిశ్రమలు ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలు మొదలైనవి భాగాలు లేదా భాగాల యొక్క ప్రతి స్థాయిలో మరియు అసెంబ్లీ ప్రక్రియ యొక్క అమరిక వద్ద చాలా FMEA విశ్లేషణ చేస్తున్నాయి కాబట్టి ఈ FMEA అంటే ఏమిటి FMEA అనే పదానికి వాస్తవానికి ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ failure mode effect analysis వైఫల్యం మోడ్ ప్రభావ విశ్లేషణ అని అర్ధం ఇది పెద్ద ఆటో తయారీదారుల వంటి పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న ఒక ముఖ్యమైన టెక్నిక్ మరియు సాధారణంగా కస్టమర్ యొక్క కొన్ని అవసరాలను తీర్చడానికి దాని నాణ్యత పరంగా వస్తువుని నిరంతరం మెరుగుపరచడం లక్ష్యం ఇది వ్యాపారం జీవనోపాధికి చాలా ముఖ్యమైనది కాబట్టి FMEA వాస్తవానికి ప్రాసెస్ కంట్రోల్ స్థాయిలో పనిచేసే అనేక మంది ఇంజనీర్ల కి అతి ముఖ్యమైనది మరియు దీనిని ఒక ఉత్పత్తి లేదా ప్రక్రియ యొక్క సంభావ్య వైఫల్యాన్ని మరియు దాని ఫలిత ప్రభావాన్ని గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి ఉద్దేశించిన ఒక క్రమబద్ధమైన కార్యకలాపాల సమూహంగా వర్ణించవచ్చు కాబట్టి మీరు వివిధ వైఫల్యాల కారణాన్ని జాబితా చేయాలి ఆపై మీరు మళ్ళీ చాలా ముఖ్యమైన కారణాన్ని గుర్తించవలసి ఉంటుంది అది FMEA విశ్లేషణ యొక్క మొత్తం ప్రయోజనం ఆపై మీరు సంభవించే వైఫల్య అవకాశాలను తొలగించే లేదా తగ్గించే కొన్ని చర్యలను గుర్తించాలి పెయింటింగ్ ప్రక్రియలో ఎఫ్ఎంఇఎ ను ఎలా నిర్వహించవచ్చో ఒక ఆటోమోటివ్ పెయింట్ షాప్ యొక్క ప్రక్రియకు సంబంధించిన ఒక వివరణాత్మక ఉదాహరణను నేను మీకు ఇవ్వబోతున్నాను అక్కడ నేను చెప్పేదాన్ని మరింత వాస్తవికంగా లేదా ఆచరణాత్మకంగా మీరు అర్థం చేసుకుంటారు ఇక్కడ మీరు సమస్యను గుర్తించి అంచనా వేయాలి మరియు సమస్య యొక్క కారణాన్ని తొలగించడానికి ప్రతికూల చర్యలు గుర్తించాలి ఆపై FMEA లో మొత్తం ప్రక్రియను డాక్యుమెంట్ చేయవలసిన అవసరం ఉంది మరియు మొత్తం ఆలోచన ఏమిటంటే ఒకసారి దాని రేటింగ్ లతో వైఫల్య మోడ్ల గురించి చాలా వ్యవస్థీకృత అధ్యయనం మరియు అటువంటి వైఫల్య మోడ్లను మరియు దాని రేటింగ్లను తొలగించగల సంభావ్య చర్యలను డాక్యుమెంట్ చేస్తే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తవు ప్రాసెస్ డికంట్రోల్ లేదా పరిమితికి మించిన ప్రక్రియ లేదా అది అనుసరించాల్సిన మార్గదర్శకాలకు పరిశ్రమ కోసం చేసిన మునుపటి డాక్యుమెంటేషన్ నుండి సూచనలను ఉపయోగించి దాన్ని త్వరగా సరైన దారిలోకి తీసుకురాగలగాలి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ప్రక్రియను డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం కాబట్టి కస్టమర్ను సంతృప్తి పరచడానికి డిజైన్ ప్రక్రియ ఏమి చేయాలో సానుకూలంగా నిర్వచించే రూపకల్పన ప్రక్రియకు ఇది పరిపూరకం FMEA అనేది ఒక సాధారణ విధానం ఇది నివారణ వ్యూహాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఫల్య మోడ్లను గుర్తించడానికి మరియు సిస్టమ్ పనితీరుపై ప్రభావాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి FMEA లేదా ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటే అదే కాబట్టి FMEA ప్రక్రియ కోసం సాధారణంగా ఉపయోగించే పద్దతి మళ్ళీ ఇది నిజంగా ఒక నిర్దిష్ట వ్యవస్థలో వివిధ సంభావ్య వైఫల్యాల యొక్క లక్షణం మరియు వాటి కారణాలు మరియు వైఫల్యాలను మూడు ముఖ్యమైన విషయాల ద్వారా వర్గీకరించవచ్చు ఒకటి సంభవించడం అంటే ఒక నిర్దిష్ట వైఫల్య మోడ్ ఎంత తరచుగా సంభవిస్తుంది నేను పెయింట్ తొలగిపోవడం గురించి మాట్లాడుతుంటే లేదా పెయింట్ చేసిన ఆటోమోటివ్ బాడీ లో దుమ్ము మచ్చ కావచ్చు మళ్ళీ ఆలోచన ఏమిటంటే ఈ వైఫల్యం ఎంత తరచుగా జరుగుతుంది మరియు ఇది పెయింట్ దశ నుండి తదుపరి ఆటోమేటివ్ దశ అసెంబ్లీ దశ వరకు గుర్తించబడదు కాబట్టి షిఫ్ట్ ఆఫ్ లో సుమారు 300 వాహనాల్లో 10 శాతం వాహనాల్లో అంటే 30 వాహనాలు పెయింట్ చేసిన శరీరంపై దుమ్ము మచ్చలు కలిగి ఉన్న పరిస్థితి ఉండవచ్చు కాబట్టి ఇది వైఫల్యం కాబట్టి అక్కడ సంభవించిన సంఘటన సుమారు 10 శాతం కాబట్టి ప్రక్రియ మధ్య అదే పద్ధతిలో ప్రతి స్థాయిలో ఇది విక్రేత యొక్క ప్రక్రియ నుండి మీ ప్రక్రియకు వచ్చే భాగమా కాదా లేదా ఇది మన దగ్గరే ఉత్పత్తి చేయబడిన ఒక భాగమా కాదా అది మీ ప్రక్రియకు ఏదో ఒక దశలో వస్తుంది మీరు వైఫల్య రీతులను గుర్తించాలి ఇవి మొత్తం నాణ్యత మరియు సంభవం మీద ప్రభావాలను సృష్టిస్తున్నాయి అప్పుడు ప్రశ్న తీవ్రత గురించి అనగా వైఫల్యం ఎంత తీవ్రంగా ఉంది ఉదాహరణకు ఇది ఒక ఆటోమొబైల్ యొక్క డ్రైవర్ యొక్క జీవితం మరియు మరణానికి సంబంధించిన వైఫల్యం అయితే ఒక చక్రం యొక్క నట్టు క్రాస్ థ్రెడ్తో వెళుతుంది మరియు చివరకు అది విచ్ఛిన్నమవుతుంది ఇది చక్రం బిగించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన నట్టు ఇది ఇప్పుడు ఆపరేటర్ల భద్రతకు సంబంధించిన చాలా తీవ్రమైన సమస్య కాబట్టి స్పష్టంగా వైఫల్యం యొక్క తీవ్రత అంశం చాలా ముఖ్యం కాబట్టి మొదటి దశ సంభవం అనగా వైఫల్యం సంభవించే ఫ్రీక్వెన్సీ రెండవ దశ మీరు ఈ వైఫల్యాన్ని రేట్ చేస్తున్న తీవ్రత మరియు చివరి దశ గుర్తించడం కాబట్టి ఒక వైఫల్య మోడ్ ఉంటే మరియు గుర్తించదగినది అయితే స్పష్టంగా మనం అది అంత తీవ్రమైన చర్య కాదని గుర్తించగలగాలి అయితే ఒక వైఫల్య మోడ్ ఉంటే అక్కడ గుర్తించడం నిజమైన సమస్యగా మారుతుంది మరియు ఇది కస్టమర్కు చేరే వరకు గుర్తించబడకపోతే అది చాలా క్లిష్టమైన సమస్య అవుతుంది కాబట్టి వైఫల్యంతో సంబంధం ఉన్న ఈ విభిన్న అంశాలను గుర్తించడానికి నేను గణిత రేటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటే సంభవించడం తీవ్రత మరియు గుర్తించడం ఆపై గుర్తించడం ఎంత తీవ్రంగా ఎంత తరచుగా మరియు ఎంత కష్టమో విశ్లేషించాలనుకుంటున్నాను అప్పుడు ఈ అంశాలు మీరు నిజంగా గుర్తించాల్సిన వైఫల్య మోడ్లు మరియు మొత్తం ప్రక్రియలో వాటిని ఎప్పుడూ జరగనివ్వకూడదు కాబట్టి ఇది FMEA ప్రక్రియ యొక్క పాలక తత్వశాస్త్రం మరియు మేము ఇప్పుడు ప్రత్యేకంగా పెయింట్ షాపు కోసం వైఫల్య మోడ్లను అంచనా వేయాలనుకుంటున్నాము కాబట్టి మొదట ర్యాంకింగ్ క్రమాన్ని గుర్తించే గణిత పురాణాలను అధ్యయనం చేద్దాం ఆపై అత్యధిక ర్యాంకు పొందిన వాటిని తక్కువ ర్యాంకు ఉన్నవాటిని గుర్తించి ఆ ర్యాంకులను తీసుకునేటప్పుడు అటువంటి వైఫల్య మోడ్లన్నింటినీ తొలగించే అవకాశం ఉంటుంది సంభవించిన అధిక విలువ గుర్తించబడటానికి చాలా తీవ్రమైన మరియు చాలా తక్కువ అవకాశం లేదా గుర్తించబడటానికి కష్టమైన స్థాయి చాలా ఎక్కువ కాబట్టి మేము అలా చేస్తాము కాని దానికి ముందు ర్యాంకింగ్ ఎలా ఇవ్వబడుతుందో అధ్యయనం చేద్దాం కాబట్టి ప్రధానంగా FMEA ప్రక్రియ అమలు కింది దశలను తప్పనిసరి చేస్తుంది మొదట ప్రతి ఆపరేషన్ యొక్క సమస్యలను గుర్తించడం మరియు వాటిని స్థానిక స్థాయిలో ఎక్కువగా గుర్తించవచ్చు ఉదాహరణకు మేము ఆటోమోటివ్ షాప్ గురించి మాట్లాడేటప్పుడు అంతిమ వాహనంలో భాగాల అసెంబ్లీ పెయింట్కు సంబంధించిన సమస్యల గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అమరికతో సంబంధం ఉన్న సమూహం లేదా పాలక సభ్యులు ఉత్తమ వ్యక్తులు అవుతారు మరియు ప్రాథమికంగా వారు ఆన్లైన్లో ఉండి ఫిట్మెంట్ చేస్తూ నిర్దిష్ట వైఫల్యం మోడ్లోని నిర్దిష్ట అంశంపై నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ప్రాథమికంగా ఆలోచన ప్రక్రియను సూచించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇది నిబద్ధత గల చర్చ లేదా అందరు కలిసి ఆలోచించడం ద్వారా చేస్తారు వాటిలో ఒకటి ఉదాహరణకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రేఖాచిత్రం దీనిని ఇషికావా రేఖాచిత్రం లేదా హెరింగ్బోన్ రేఖాచిత్రం అని కూడా అంటారు దీనిని తరువాత వివరిస్తాను ఉదాహరణకు యంత్ర వైఫల్యానికి సంభావ్య కారణాలు యాంత్రిక లేదా విద్యుత్ ఉపవ్యవస్థ వైఫల్యం సాధనాలు తనిఖీ పరికరాలు ఆపరేటర్లు మరియు మొదలైనవి ఉంటాయి అప్పుడు చాలా స్పష్టంగా వీటిని ఖచ్చితమైన సమస్య లేదా ఖచ్చితమైన సమస్యలుగా చూపించాలి మరియు నిర్దిష్ట సమస్యకు కారణమైన కారణం ఏమిటనేది తెలియజేయాలి ఆపై మీరు సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ ఫ్లో చార్టు లను ఉపయోగించవచ్చు ఇది కమిటీ సభ్యులలో కమ్యూనికేషన్ కోసం సాధారణ ఆధారాన్ని అందిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు కొంత డేటాను సేకరించి డేటా ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పుడు అవసరమైతే విశ్లేషించండి లేదా అది అందుబాటులో లేకపోతే అప్పుడు మీరు ప్రాతిపదికగా ఉన్న వాటిని సేకరించి విశ్లేషించండి కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలన్నీ ఒక నిర్దిష్ట వ్యవధిలో కొన్ని ప్రాంతాలలో వస్తున్న అన్ని సమస్యలను నిజంగా గుర్తించే దిశగా సాగుతాయి మరియు భాగాలు లేదా భాగాల అమరికలో లేదా ప్రక్రియలో సహాయపడే సంబంధిత స్థానిక మానవశక్తిని మీరు నేరుగా సంబంధం కలిగి ఉండాలి కాబట్టి ప్రాసెస్ స్థాయి సిబ్బంది నిజంగా కలవరపరిచే పనిలో పాలుపంచుకుంటారు ఎందుకంటే వారు ఆ నిర్దిష్ట స్థాయిలో వస్తువు యొక్క నాణ్యత మరియు నిర్దిష్ట ఉత్పత్తి స్థాయిలో బయటకు వెళ్ళగలిగే సంభావ్య వైఫల్య రీతులపై వాస్తవంగా వ్యాఖ్యానించడానికి ఉత్తమమైన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు మీరు వేర్వేరు సమస్యలకు ప్రాధాన్యతలను కేటాయించాలి కాబట్టి మీరు ఈ గణాంక విశ్లేషణ ద్వారా అన్ని సమస్యలను అధ్యయనం చేశారు నేను నిజంగా మీకు కొంత ఆధారాన్ని ఇస్తాను నాణ్యత నియంత్రణలో సుమారు 7 వేర్వేరు సాధనాలు ఉన్నాయి అవి ఒక ప్రక్రియ తప్ప మరేమీ కాదు ఆపై ఈ ప్రక్రియల ఆధారంగా మనం ఒక నిర్దిష్ట ప్రక్రియకు లేదా కొన్ని భాగాలకు సంబంధించిన సమస్యల డేటాను వ్యవస్థీకృత మార్గంలో సేకరించగలుగుతాము కాబట్టి ఆ నిర్దిష్ట క్రమంలో డాక్యుమెంట్ చేయాలి ఈ FMEA కార్యాచరణ చివరిలో నేను దీనిని చర్చిస్తాను ఇప్పుడు ఎఫ్ఎమ్ఇఎ పై ఎక్కువ దృష్టి పెడదాం అయితే ఈ ప్రాసెస్ డేటా బయటకు వచ్చే వ్యవస్థీకృత పద్ధతులు ఉన్నాయి ఇవి సమస్యలు అని గుర్తిస్తాయి మరియు ఇవి ప్రక్రియ యొక్క నిర్దిష్ట దశతో అనుబంధించబడిన సంభావ్య వైఫల్య రీతులు లేదా మనకు సంబంధించిన వ్యవస్థ యొక్క నిర్దిష్ట దశతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి మీరు సమస్యలకు ప్రాధాన్యతలను కేటాయించండి మీరు సమస్యను గుర్తించిన తర్వాత మీరు సమస్యకు ప్రాధాన్యతనివ్వాలి మరియు ప్రాధాన్యతలు ర్యాంకింగ్ ఆధారంగా ఉంటాయి ఈ ర్యాంకింగ్ను ప్రాసెస్ స్థాయిలో పాల్గొనే సిబ్బంది చేస్తారు కాబట్టి ర్యాంకింగ్స్ ప్రాథమికంగా మీరు ఎంత తరచుగా సమస్య జరుగుతుందో సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆపై నిర్దిష్ట సమస్యను గుర్తించడం ఎంత కష్టం లేదా సులభం అనే అంశాల పై ర్యాంక్ చేయవలసి ఉంటుంది ఆపై ప్రాథమికంగా ఈ వర్గాలలో ప్రతిదాన్ని ర్యాంక్ చేసి ఒకదానితో ఒకటి గుణించాలి ఒక ప్రమాణాన్ని రూపొందించడానికి ర్యాంకులను కలిగి ఉంది దీనిని ఇప్పుడు రిస్క్ ప్రయారిటీ నెంబర్ అని పిలుస్తారు కాబట్టి లోపం అధిక పౌన పున్య లోపం అని అనుకుంటే అది మరింత సంభవిస్తుంది మరియు స్పష్టంగా దాని ర్యాంక్ ఎక్కువ ఉండాలి అదేవిధంగా సమస్య యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే ర్యాంక్ ఎక్కువ మరియు వైస్ వెర్సా ఉండాలి కాబట్టి ర్యాంకులను కేటాయించడానికి మీకు 0 నుండి 10 వరకు స్కేల్ ఉందని అనుకుందాం కాబట్టి మేము ఒక నిర్దిష్ట ఇంజిన్ యొక్క హుడ్ ప్రదేశంలో ఇంజిన్ ను బిగించే నట్టు గురించి మాట్లాడుతున్నామని అనుకుందాం ఇక్కడ నట్టు అధిక నాణ్యతతో ఉండాలి స్పష్టంగా నట్టు బోల్ట్ యొక్క టార్క్ ను తట్టుకోబోతోంది మరియు నట్టు సాధారణంగా శరీరంలో వెల్డింగ్ చేయబడుతుంది మరియు రీన్ఫోర్స్డ్ బ్రాకెట్ ఉంది దానిని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు స్పష్టంగా ఇంజిన్ మౌంటు క్రాస్ మెంబర్ ఉంది ఇది ఇంజిన్కు మద్దతు ఇవ్వడానికి ఇంజిన్ దిగువన శరీరంలోని ప్రత్యేకమైన నట్టులతో బిగించబడుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి క్రాస్ థ్రెడింగ్ కలిగి ఉండటం సరైనది కాదని ఆలోచన కాబట్టి క్రాస్ థ్రెడింగ్ ఉంటే అప్పుడు ఇంజిన్ యొక్క బ్రాకెట్ ఒక స్థానం నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది మరియు అది ఇంజిన్ మౌంటు దశతో సంబంధం ఉన్న ఒక రకమైన వైఫల్యాలకు దారితీయవచ్చు కాబట్టి ఈ సమస్య యొక్క తీవ్రత స్థాయి ఏమిటో మీరు అధ్యయనం చేయాలి ఇది బహుశా వాహనాల కి సంబంధించిన ఏదో ఒకదానితో పోల్చితే వచ్చే అత్యంత తీవ్రమైన సమస్యలలో ఒకటి ఉదాహరణకు కొన్నిసార్లు నిర్వహణ యొక్క ఈ వ్యూహాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటున్నప్పటికీ ఆటోమోటివ్ యొక్క శరీరం యొక్క పెయింటింగ్కు సంబంధించిన ఈ సమస్యలకు కొన్నిసార్లు క్రియాత్మక అవసరాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సహజంగానే పెయింటింగ్ లోపాలు కూడా కొన్ని నిర్దిష్ట స్థాయిలో సమానంగా ఉండే వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి కాబట్టి ఆలోచన ఏమిటంటే షాప్ ప్రాతిపదికన మీరు సమస్యలను ఎలా గుర్తించాలి మరియు మీరు ఈ ప్రక్రియకు ఎలా సహకరిస్తున్నారు మరియు నిర్దిష్ట షాప్ ప్రాతిపదికన మీరు ఇచ్చిన రిస్క్ ప్రియారిటీ సంఖ్యల ప్రకారం కేటాయించిన ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వండి కాబట్టి ఒక పెయింట్ షాప్ కోసం ఉదాహరణకు పెయింట్ దుమ్ము బహుశా విమర్శనాత్మకంగా ముఖ్యమైనది ఇది అసెంబ్లీ షాప్ కోసం ఇంజిన్ మౌంటు భాగాల క్రాస్ థ్రెడింగ్తో సమానంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం ఆధారంగా మీరు తదనుగుణంగా ర్యాంకింగ్లను గుర్తించవచ్చు అప్పుడు స్పష్టంగా మీరు సిస్టమ్ యొక్క గుర్తించదగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అంటే ఎంత కష్టంగా లేదా ఎంత తేలికగా గుర్తించారో అని అర్థం కాబట్టి ఇది గుర్తించడం చాలా కష్టంగా ఉన్న సమస్య అయితే స్పష్టంగా ఆ నిర్దిష్ట సమస్య యొక్క ర్యాంక్ ఆ 0 నుండి 10 స్కేల్లో పెరుగుతుంది మరియు గుర్తించడం సులభం అయితే ర్యాంక్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది RPN లేదా రిస్క్ ప్రియారిటీ నంబర్ను సూత్రీకరిస్తుంది ఇప్పుడు మీరు RPN యొక్క అవరోహణ క్రమంలో సమస్యలను ఏర్పాటు చేయాలి సహజంగానే అత్యధికంగా ఉన్నదానిని మొదటి RPN చాలా ఎక్కువ సంభవం అధిక తీవ్రత మరియు పరిస్థితిని గుర్తించడంలో అధిక ఇబ్బందిని కలిగి ఉంటుంది మరియు దీనికి విరుద్ధంగా చేయాలి కాబట్టి RPN యొక్క క్రమంలో ఇప్పుడు మీరు సమస్యలను విశ్లేషించాలి మరియు ఇక్కడ లక్ష్యం ఏమిటంటే కనీసం మొదటి మూడు లేదా నాలుగు సమస్యలను పూర్తిగా తొలగించడం ప్రారంభించి ఆపై సమస్య ఏ స్థాయిలో పరిష్కరించబడుతుందో లేదా క్రమబద్ధీకరించబడుతుందో అధ్యయనం చేయండి ఆపై తదుపరి మూడు లేదా తదుపరి నాలుగు అధ్యయనం చేయండి కాబట్టి మీరు అన్ని సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు కాని మొదటి 3 లేదా 4 ఆర్పిఎన్ లను లేదా సంభావ్య వైఫల్యాలను అధ్యయనం చేసి వాటిని తొలగించండి ఆపై తదుపరిదానికి వెళ్ళండి ఆపై సంభవించే స్థాయి ఎక్కువగా ఉండకపోవచ్చు మరియు ర్యాంక్ తక్కువగా ఉండవచ్చు కాబట్టి స్పష్టంగా అవి దిగువ వర్గంలో ఉంటాయి కాబట్టి ఈ RPN లేదా రిస్క్ ప్రియారిటీ నంబర్ను మ్యాప్ చేయడానికి వివిధ ఫార్మాట్లలో వర్గీకరించబడిన డేటాను ఉపయోగించడం ద్వారా సమస్యలను విశ్లేషించడానికి తగిన సాధనాలను ఉపయోగించండి ఆపై స్పష్టంగా మీరు వాటిని తగ్గించడానికి ప్రాసెస్ ఇంజనీర్లు ఇచ్చిన కొన్ని సూచనలను అమలు చేస్తారు మరియు ఆ విధంగా RPN ఎలా మారుతుందో మీరు చూడగలరు కాబట్టి ప్రాథమికంగా మీరు గుర్తించిన వైఫల్య మోడ్ మరియు దానితో సంబంధం ఉన్న RPN ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రతికూల చర్య మరియు ప్రతిఘటన తీసుకోవచ్చు తద్వారా ఆ మోడ్లు తొలగించబడతాయి ఆపై సిస్టమ్లో ప్రతిఘటనలు అమలు చేయబడిన తర్వాత మళ్ళీ RPN ను రేట్ చేయండి మరియు RPN తగ్గిందా లేదా చూడండి కాబట్టి మీరు చాలా వ్యవస్థీకృత పద్ధతిలో లోపాలను గుర్తించడం చాలా తీవ్రమైన మరియు కష్టతరమైన వాటిని ఎలా తొలగిస్తున్నారో ట్రాక్ చేయబడుతుంది ఆపై మ్యాపింగ్ ఇవ్వబడుతుంది ఈ మ్యాపింగ్ ఇవ్వడానికి ఉత్తమమైన వ్యక్తి ఎవరంటే ఈ ప్రక్రియతో నేరుగా సంబంధం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి మీరు RPN సంఖ్యను కలిగి ఉన్నారు మరియు మీరు ప్రతికూల చర్యను ఇవ్వడం ద్వారా లేదా ప్రతికూల చర్యను గుర్తించడం ద్వారా RPN సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు చివరకు ఆలోచన ఏమిటంటే ఈ RPN లన్నింటినీ తదుపరి స్థాయికి తగ్గించిన తర్వాత మీరు తదుపరి మూడు RPN లను మళ్ళీ తీసుకోవచ్చు తదుపరి స్థాయికి తగ్గించడానికి ప్రయత్నించవచ్చు మరియు మొదలగునవి కాబట్టి ఈ విధంగా మీరు ఈ మొత్తం విశ్లేషణ చేయడం ద్వారా మొత్తం ప్రక్రియ యొక్క మూల్యాంకనం చేయవచ్చు ఈ విశ్లేషణను తప్పనిసరిగా ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటారు కాబట్టి నేను తగినంత సైద్ధాంతిక పరిచయాలు చేశానని అనుకుంటున్నాను నేను సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మాడ్యూల్ను ముగించబోతున్నాను తరువాతి మాడ్యూల్లో నేను వివరించిన విధంగా పెయింట్ షాపులో ఎఫ్ఎంఇఎ చేయబోతున్నాం ఇది ఒక నిర్దిష్ట లోపం కోసం జరుగుతుంది RPN లో ఇవ్వబడిన ఈ సైద్ధాంతిక పరిచయం వాస్తవానికి ఇప్పుడు అమలు చేయబడుతుందనే టేక్ హోమ్ సందేశంతో నేను ఇక్కడ ముగిస్తాను మరియు పట్టికలు ఎలా తయారు చేయబడ్డాయో మీరు చూస్తారు లేదా ఈ మొత్తం FMEA ఏ ఫార్మాట్లో తయారు చేయబడిందో చాలా విమర్శనాత్మకంగా పరిశీలిస్తారు ఇది FMEA కి సంబంధించిన డాక్యుమెంటేషన్గా మీకు బాగా తెలుసు